ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలసిస్ అండ్ డిజైన్ యొక్క మాడ్యూల్ 2 కు తిరిగి స్వాగతం ఈ మాడ్యూల్ యొక్క మునుపటి భాగంలో మనము ఇండస్ట్రియల్ స్ట్రెంత్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడాము పెద్దసంక్లిష్టమైన వనరుల పరిమితి ఉన్న సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయడానికి చాలా మంది అవసరం మరియు మొదలగునవి మరియు మనము అటువంటి సాఫ్ట్వేర్ యొక్క అభివృద్ధి రూపకల్పన విశ్లేషణ యొక్క అవసరాలపై దృష్టి పెడుతున్నాము మరియు సాఫ్ట్వేర్ చాలా క్లిష్టమైన విషయం అని మనము గుర్తించాము మరియు సంక్లిష్టత 4 వేర్వేరు అంశాల నుండి వస్తుంది వీటిలో 2 అంశాలు మనము చర్చించాము డొమైన్ను అర్థం చేసుకోవడంలో ఇబ్బందితో సహా ప్రాబ్లం డొమైన్ నుండి ఉత్పన్నమయ్యే సంక్లిష్టత ఫంక్షనల్ అవసరాలు నాన్ ఫంక్షనల్ అవసరాలు మరియు డెవలపర్ మరియు యూజర్ మధ్య కమ్యూనికేషన్ అంతరం మరియు బాహ్య సంక్లిష్టత మరియు మనము పరిశీలించిన ఇతర మూలకం అభివృద్ధి బృందాలను నిర్వహించడంలో ఉన్న కష్టం మరియు ఈ రోజు అన్ని విభిన్న సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఉపయోగం చాలా హై లెవల్ భాష పునర్వినియోగం మాడ్యులారిటీ డికాంపొజిషన్ ఇవన్నీ ఉన్నప్పటికీ సంక్లిష్ట సాఫ్ట్వేర్ల యొక్క ఒక చిన్న భాగం కూడా వ్యక్తుల అవగాహనకు మించినది అవుతుందని మనము చూశాము మరియు అందువల్ల అది ప్రపంచంలోని అనేక మూలల్లోని జట్టు అభివృద్ధి మరియు జట్టు నిర్వహణలో టీం మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఒక ప్రధాన కార్యకలాపంగా మారింది మరియు తమ మధ్య పరస్పర చర్యలో విభిన్న సమస్యలు ఉండటం డిజైన్ ప్రక్రియ యొక్క ఐక్యత మరియు ఏకరూపతను ఉంచడంలో నిజమైన నిర్వహణ సవాలుగా మారుతుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ సంక్లిష్టత యొక్క మూడవ మూలకాన్ని పరిశీలిద్దాం అది సాఫ్ట్వేర్ ద్వారా సాధ్యమయ్యే వశ్యత సాఫ్ట్వేర్ మృదువైనది ఇది ఇప్పుడు సరళంగా ఉంటుంది ఇక్కడ మీరు ప్రాధమికంగా 3 పాయింట్లు కలిగి ఉండాలి మూడవది మీకు ఖచ్చితంగా ఇప్పటికే తెలుసు కాని మొదటి విషయం ఏమిటంటే మీరు సాఫ్ట్వేర్ అభివృద్ధిని సివిల్ నిర్మాణంతో పోల్చినట్లయితే ఈ భాగాలతో ఒక భవనాన్ని నిర్మించాల్సి ఉంటే దానికి ముడి పదార్థాలు అవసరం ఇప్పుడు సివిల్ కన్స్ట్రక్షన్ విక్రేతలు కలపను ఉపయోగించడం కోసం చెట్లను నాటడం ద్వారా లేదా ఉక్కును కాంక్రీటు వేయడానికి ఉపయోగించడం కోసం స్టీల్ రోల్ మిల్లును ఏర్పాటు చేయడం ద్వారా ప్రారంభించరు మీరు ఏమి చేస్తారు మీరు మీ ముడి పదార్థాలను అనేక మంది విక్రేతల నుండి సేకరిస్తారు మరియు దానిని నిర్మించడానికి మీ నైపుణ్యాన్ని మాత్రమే వర్తింపజేస్తారు సాఫ్ట్వేర్లో ఇది ఒక పెద్ద సమస్య సమస్య ఏమిటంటే ఒక సాఫ్ట్వేర్ లేదా సాఫ్ట్వేర్ యొక్క భాగాలు ఆ భాగం యొక్క భాగాలు అన్ని మళ్లీ సాఫ్ట్వేర్ మాత్రమే ప్రతి దశలో మీరు నిర్మించాలా లేక కొనాలా నిర్మించాలా లేక అప్పు తీసుకోవాలా నిర్మించాలా లేక దొంగిలించాలా అనే సవాలును ఎదుర్కొంటున్నారు సాఫ్ట్వేర్ బృందం నిర్మించాల్సిన సాఫ్ట్వేర్ను మాత్రమే కాకుండా ఇది మొత్తం చాలా భాగాలను కూడా నిర్మిస్తుంది ఇక మీరు అర్థం చేసుకోవలసిన రెండవ అంశం సివిల్ కన్స్ట్రక్షన్ వంటి ఇంజనీరింగ్ రంగంలో ముడి పదార్థం అనేవి మూలంగా ఉన్నప్పుడు ముడి పదార్థాల నాణ్యతను నియంత్రించే అనేక ఏకరీతి భవన సంకేతాలు మరియు ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక కాంక్రీటును వేయవలసి వస్తే ఇసుకలో ఉండవలసిన గ్రయిన్ రకం మీ సిమెంటు లో ఉండవలసిన కాస్టింగ్ బలం అన్ని డాక్యుమెంట్ చేయబడతాయి మీరు వాటికి కట్టుబడి ఉంటే తప్ప నిర్మించలేరు మరియు అందువల్ల మీరు ముడి పదార్థాలను తీసుకున్నప్పుడు ఎల్లప్పుడూ వాటిని తనిఖీ చేస్తారు సాఫ్ట్వేర్లో దురదృష్టవశాత్తు చాలా తక్కువ ప్రమాణాలు ఉన్నాయి ఒక భాగం నిజంగా ఉపయోగకరంగా ఉందో లేదో మీరు తిరిగి ఉపయోగిస్తున్న ఒక భాగం యొక్క విశ్వసనీయత ఏమిటి మొదలైనవి తనిఖీ చేయడానికి ఏ ప్రమాణమూ లేదు కాబట్టి కాంపోనెంట్ డెవలప్మెంట్ యొక్క ప్రధాన సమస్య అయిన డైమెన్షన్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ సాఫ్ట్వేర్ అభివృద్ధిలో భాగంగా మారుతుంది మీ అందరికీ తెలిసిన మూడవ విషయం ఏమిటంటే మీకు 100 అంతస్తుల భవనం ఉందని మీరు భావిస్తే మీరు నిజంగా బిల్డర్ వద్దకు వెళ్లి నాకు కొత్త ఉప నేలమాళిగ అవసరమని చెప్పాలని కలగనవచ్చు ఆ మొత్తం పనిని చేయడంలో ఇబ్బంది ఉన్నందున నష్టాల కారణంగా ఎంత మంది ప్రజలు దీన్ని ఇష్టపడతారు అనే ప్రశ్న ఉంటుంది సాఫ్ట్వేర్లో ఇలాంటి అవసరాలు చాలా మామూలుగా అడుగబడతాయి కాబట్టి సాఫ్ట్వేర్ను మార్చవచ్చనే వాస్తవం సాఫ్ట్వేర్కు తీవ్ర వ్యతిరేకంగా వెళుతుంది అది ఒక ఉత్పత్తిని ఎప్పటికీ స్థిరంగా ఉండనివ్వదు మరియు అవసరమైన వస్తువులను పంపిణీ చేయడాన్ని కొనసాగనివ్వదు కాబట్టి ఈ ఫ్లెక్సిబిలిటీ సాఫ్ట్వేర్ అభివృద్ధి మొత్తం ప్రక్రియకు చాలా సంక్లిష్టతను జోడిస్తుంది చివరగా డిస్క్రీట్ వ్యవస్థల యొక్క ప్రవర్తనను వివరించే సమస్య చాలా సంక్లిష్టతను జోడిస్తుంది ప్రారంభ కంప్యూటింగ్ వ్యవస్థలు యాంత్రికమైనవి ఇవి ఎంతో సరళమైనవి ఎలక్ట్రికల్ సైన్సెస్ మన కమాండ్ కిందకి వచ్చిన తరువాత మరియు ఎలిమెంటరీ ఎలక్ట్రానిక్స్ సాధ్యమయిన తరువాత అప్పుడు మనము చాలా కంప్యూటింగ్తో ముందుకు వచ్చాము దీనిని అనలాగ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు ఇక్కడ ప్రాథమికంగా మీకు అనలాగ్ సిస్టమ్స్ మీ కోసం గణన చేస్తున్నాయి కాని నిజంగా కంప్యూటింగ్ యొక్క పరిణామం మనం డిజిటల్ కంప్యూటర్లకు మారినప్పుడు జరుగుతుంది అంటే మనకు కంటిన్యూస్ వాల్యూ లేదు నేను ఒక బంతిని గాలిలో విసిరి పథాన్ని ట్రాక్ చేస్తే బంతి అకస్మాత్తుగా బంతికి ఎత్తు పైభాగంలోకి వెళ్లడం లేదా అకస్మాత్తుగా నేరుగా వెళ్లడం ప్రారంభిస్తుందని నేను ఊహించను పారాబొలిక్ మార్గం ఉంటుందని మనము ఆశిస్తాము కాని మీరు మీ డిజిటల్ కంప్యూటర్లో అదే విధానాన్ని సిమ్యులేషన్simulation అనుకరించడం చేస్తే మీరు ఇది ఎందుకు జరుగుతుంది అది ఎందుకు ఆ విధంగా వెళుతుంది ఈ రకమైన ప్రవర్తనను చూసే అవకాశం ఉంది ఎందుకంటే డిజిటల్ వ్యవస్థ ద్వారా నిర్మించబడిన మరియు అమలు చేయబడుతున్న సాఫ్ట్వేర్ డిస్క్రీట్ ఈవెంట్ సిస్టమ్ గా రూపొందించబడింది విభిన్నడిస్క్రీట్ వ్యవస్థలు ఏమిటో నేను లోతులోకి వెళ్ళను అవి సిస్టమ్ డైనమిక్స్ గురించి ఎక్కువ అధ్యయనం చేస్తాయి దీని అర్థం మనం ఆటోమాటా సిద్ధాంతం పరంగా మాట్లాడితే అది పరిమితమైన స్థితి సమూహాన్ని కలిగి ఉంటుంది మరియు అది పనిచేసేటప్పుడు అది ఒక స్థితి నుండి మరొక స్థితికి మారుతుంది చాలా బాగుంది కాబట్టి వాస్తవానికి ఆ విధంగా విషయాలు సరళంగా ఉండాలి ఎందుకంటే అనలాగ్ కంప్యూటింగ్ అనంతమైన స్థితులను కలిగి ఉంటుంది కాని రెండు ఇబ్బందులు ఉన్నాయి అనలాగ్ ద్వారా బంతి యొక్క పథాన్ని లెక్కించడానికి ప్రయత్నిస్తే ఒక అనలాగ్ కంప్యూటింగ్ కఠినమైన గణిత నమూనాను కలిగి ఉంటుంది అంటే నేను న్యూటన్ చట్టాల నుండి పొందిన సాధారణ సమీకరణాలను ఉపయోగిస్తాను మరియు అవి అన్నింటినీ విభజిస్తాయి నేను డిజిటల్ మార్గాల ద్వారా చేయవలసి వస్తే నాకు గణితం అవసరం నాకు కొన్ని సాధారణ భౌతిక ప్రపంచ చట్టాలకు చాలా భిన్నమైన సాధనాలు కావాలి మరియు అవన్నీ ఇంకా స్పష్టంగా అర్థం కాలేదు రెండవది డిస్క్రీట్ వ్యవస్థలు ముందుగా చక్కగా నిర్వచించిన స్థితులను కలిగి ఉన్నాయి మీరు ఒక పెద్ద అప్లికేషన్ ని పరిగణనలోకి తీసుకుంటే అప్పుడు అప్లికేషన్ వందల వేల వేరియబుల్స్ కలిగి ఉంటుంది మరియు బహుశా బహుళ నియంత్రణ థ్రెడ్లు ఉన్న నేటి కాలంలో ఒకే సమయంలో బహుళ విషయాలు జరగవచ్చు సిస్టమ్ యొక్క స్థితి మొత్తం వేరియబుల్స్ సేకరణ వేరియబుల్స్ కలిగి ఉన్న విలువ ప్రతి ప్రక్రియ యొక్క ప్రస్తుత చిరునామా ప్రతి ప్రక్రియ యొక్క ప్రస్తుత స్టాక్ మరియు మొదలైనవి కాబట్టి సైద్ధాంతిక పరంగా ఉన్నప్పటికీ ఒక సాఫ్ట్వేర్లో అనంతమైన స్థితులు ఉన్నాయి ఇంకా ఈ స్థితులు చాలా అవాంఛనీయమైనవి ఈ స్థితులు ఏమిటో మనకు అర్థం కాలేదు ఆ స్థితుల్లోకి ఎలా ప్రవేశించాలి మీ సిస్టమ్ ఆ స్థితికి చేరుకున్న తర్వాత ఏమి చేయాలి దాని నుండి ఎలా బయటపడాలి కొన్ని సమయాల్లో నేను ఉండాలనుకునే స్థితిలో లేని స్థితికి చేరుకున్నాను అని గుర్తించడం కూడా చాలా కష్టం కాబట్టి మనము ఆ స్థితులన్నింటినీ ఒకచోట చేర్చుకొని సరే ఇక్కడ సాఫ్ట్వేర్ పనిచేయడం లేదు ఇక్కడ సాఫ్ట్వేర్ క్రాష్ అయ్యింది ఇక్కడే మనకు ఎక్సెప్షన్ ఉంది అనిమరియు మొదలగునవి చెప్తాము బాటమ్ లైన్ ఏమిటంటే మీ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది ఈ పెద్ద సంఖ్యలో స్థితుల మధ్య ఎలా పరివర్తన చెందుతుందో నిర్ణయించే అనేక బాహ్య కారకాలు ఉన్నాయి మరియు సాఫ్ట్వేర్ రూపొందిస్తున్న డిస్క్రీట్ వ్యవస్థ యొక్క మొత్తం ప్రవర్తనను అర్థం చేసుకోలేము వాటికి ఈ రోజు సాధనాలు లేవు చాలా మంది డెవలపర్లలో విశ్లేషించడానికి నైపుణ్యం లేదు కాబట్టి డిస్క్రీట్ వ్యవస్థల యొక్క ప్రవర్తన కారణంగా సాఫ్ట్వేర్కు ఇది అనేక కోణాలనుండి సంక్లిష్టతను జోడిస్తుంది కాబట్టి ఇవి సాఫ్ట్వేర్ సంక్లిష్టత యొక్క నాలుగు వేర్వేరు అంశాలు ఈ మాడ్యూల్లో పరిమిత ఉపయోగం ఉన్న వ్యక్తిగత రకమైన సాఫ్ట్వేర్ మరియు ఇండస్ట్రియల్ స్ట్రెంత్ సాఫ్ట్వేర్ల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మనము ప్రారంభించాము ఆపై మనము సాఫ్ట్వేర్ను క్లిష్టతరం చేసే 4 ప్రాథమిక అంశాలపై పర్యటించాము ఇది ప్రాబ్లం డొమైన్ నుండి ఉత్పన్నమయ్యే సంక్లిష్టత కమ్యూనికేషన్ గ్యాప్ నుండి ఉత్పన్నమయ్యే సంక్లిష్టత బాహ్య సంక్లిష్టత పెద్ద జట్లను నిర్వహించడంలో ఇబ్బంది కారణంగా తలెత్తే సంక్లిష్టత అవి సాఫ్ట్వేర్ అభివృద్ధి యొక్క యంత్రాలు సాఫ్ట్వేర్ అందించే ఫ్లెక్సిబిలిటీ సాఫ్ట్వేర్ యొక్క బలం అయితే ఇది సాఫ్ట్వేర్ అభివృద్ధి యొక్క సంక్లిష్టతకు ఎందుకు తోడ్పడుతుందో మనము చూశాము మరియు చివరకు సాఫ్ట్వేర్ డిస్క్రీట్ వ్యవస్థ అయినందువల్ల డిస్క్రీట్ వ్యవస్థ యొక్క ప్రవర్తన సాఫ్ట్వేర్ సంక్లిష్టతకు కొత్త కోణాన్ని జత చేస్తుంది కాబట్టి దీనిని అర్థం చేసుకున్న తరువాత మనము ఇప్పుడు ఇక్కడ తో ఆపివేస్తాము తరువాతి మాడ్యూల్లో సంక్లిష్ట వ్యవస్థల నిర్మాణం సాధారణంగా ఏమిటో మరియు ఆ సంక్లిష్టతలను ఎలా నిర్వహించాలో అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాము